ఇంతకుముందు మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన అవసరాలను చూశాము మరియు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆ లక్షణాలకు మద్దతు ఇవ్వని కారణాలు మరియు ఈ లక్షణాలకు మద్దతు ఇవ్వడానికి ఏమి చేయాలి అనే దాని గురించి మనం చర్చించాము ఈ ఉద్దేశ్యంతో మనం యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను విడదీసి కొన్ని కారణాలను అధ్యయనం చేస్తాము మరియు దానిని మరింత మెరుగుపరచడానికి చర్చిస్తాము యునిక్స్నుని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉపయోగించడం కోసం మరియు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్కు అవసరమైన అన్ని లక్షణాల యొక్క మద్దతు గురించి చివరి ఉపన్యాసంలో చర్చించాము కానీ వీటికి యునిక్స్ సంతృప్తికరంగా మద్దతు ఇవ్వదు మరియు కష్టమైన రియల్ టైమ్ అప్లికేషన్లో యునిక్స్ ఉపయోగించటానికి రెండు ప్రధాన సమస్యలు లేదా అడ్డంకులు ఉన్నాయి మొదటిది నాన్ ప్రీమిటబుల్ కెర్నల్ యునిక్స్ కోడ్ అమలు చేయబడినప్పుడు అంటే కెర్నల్ కోడ్ అమలు చేయబడినప్పుడు అన్ని అంతరాయాలు నిలిపివేయబడతాయి రెండవ సమస్య డైనమిక్ ప్రాధాన్యత స్థాయిలు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతిసారీ స్లైస్ వద్ద ఒక పని యొక్క ప్రాధాన్యత స్థాయిని మారుస్తూ ఉంటుంది ఇది చేసే కారణాలను పరిశీలిద్దాం ఇక్కడ ఉత్పన్నమయ్యే మొదటి ప్రశ్న ఏమిటంటే కెర్నల్ నిత్యకృత్యాలను అమలు చేసేటప్పుడు ఇది అన్ని అంతరాయాలను ఎందుకు నిలిపివేస్తుంది మరియు రెండవ ప్రశ్న ఏమిటంటే ఇది ఒక పని యొక్క ప్రాధాన్యతను మార్చడం ఎందుకు కొనసాగించాలి ఎందుకంటే ఈ పరిస్థితిలో నిజమైన టైమ్ షెడ్యూలర్ నడపడం కష్టం అవుతుంది రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ వంటి షెడ్యూలర్ ప్రోగ్రామర్ కేటాయించిన ప్రాధాన్యతల మీద పనిచేస్తున్నందున దాని లక్షణాలు మారవు మొదట ఒక ప్రీమిటిబుల్ కెర్నల్ను పునప్రారంభ కెర్నల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఒకసారి అంతరాయం ఏర్పడితే అప్పుడు కెర్నల్ దినచర్య మొదలవుతుంది మరియు అంతరాయం తర్వాత మాత్రమే ఆగుతుంది కొంత సమయం తరువాత అది అదే స్థలం నుండి కొనసాగుతుంది అనగా పున ప్రారంభ కెర్నల్ అంతరాయం కలిగిస్తుంది కానీ అప్పుడు యునిక్స్ ప్రీమిటిబుల్ కాని కెర్నల్ తిరిగి ఇవ్వదు లేదా దీన్ని సాధించడానికి అన్ని అంతరాయాలు నిలిపివేయబడతాయి మరియు అందువల్ల కెర్నల్ను ప్రీమిప్ చేయలేము ఇది చేయవలసిన అన్ని కోడ్లను నడుపుతుంది కాని అది ఎందుకు తిరిగి ప్రవేశించబడలేదు మరియు ఎందుకు అంతరాయం కలిగించలేదనే ప్రశ్న తలెత్తుతుంది మరికొంత కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మరియు కెర్నల్ కోడ్ను వదిలిపెట్టిన చోట నుండి అమలు చేయడం ప్రారంభిస్తుంది పై ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకంటే ఇది కెర్నల్ డేటా నిర్మాణాల సమగ్రతను నాశనం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ను సమర్థవంతంగా చేయడానికి యునిక్స్ యొక్క డెవలపర్లు కెర్నల్ స్థాయి తాళాలను ఉపయోగించలేదు ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్లో భాగమైన డేటా స్ట్రక్చర్ సగం సవరించబడి అక్కడ ప్రీమిప్షన్జరుగుతుంది మరియు మరికొంత ఆపరేటింగ్ సిస్టమ్ భాగం నడుస్తుంది మరియు సిస్టమ్ అది చదివిన ఈ అస్థిరమైన డేటా ను సవరించుకుంటుంది మరియు ఈ సవరించడం అనేది అస్థిరంగా ఉంటుంది మరియు సిస్టమ్ క్రాష్ చేయవచ్చు వినియోగదారు పనులు కూడా కెర్నల్ మోడ్లో నడుస్తుంటే సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది ఇది మేము ముందుకు వెళ్ళేటప్పుడు చర్చించబడుతుంది ఈ క్రింది ఇవ్వబడిన చర్చ ఏమిటంటే సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్ యునిక్స్ మొదలైనవి కెర్నల్ ప్రీమిటబుల్ కాదని అర్థం చేసుకోవడం ప్రధాన కారణం ఏమిటంటే ఇది కెర్నల్ డేటా నిర్మాణం యొక్క సమగ్రతను కాపాడటానికి సమర్థవంతమైన మార్గం ఇది యునిక్స్ 5 గురించి మరియు తరువాత యునిక్స్ విండోస్ మరియు లైనక్స్ యొక్క సంస్కరణలు తరువాతి పరిణామాలలో కెర్నల్ను ముందస్తుగా మార్చాయి కానీ ఇది పెద్ద అవరోధం అనగా నాన్ ప్రీమిటబుల్ కెర్నల్ కలిగి ఉండటం మరియు ప్రధాన కారణం ఏమిటంటే కెర్నల్ స్థాయి తాళాలు ఉపయోగించబడలేదు అందువల్ల కెర్నల్ డేటా నిర్మాణం యొక్క సమగ్రతను కాపాడటానికి అంతరాయాలను నిలిపివేయడం సమర్థవంతమైన మార్గం ఇది పెద్ద అవరోధం కాబట్టి తరువాత విండోస్ మరియు యునిక్స్ యొక్క సంస్కరణలు అవి కెర్నల్ స్థాయి లాక్స్ ను ఉపయోగించడం ద్వారా కెర్నల్ను ముందస్తుగా మార్చాయి కెర్నల్ ప్రీమిటబుల్ కానట్లయితే అది గడువును కోల్పోతుంది ఎందుకంటే పనులు ప్రీమిప్షన్ సమయం కెర్నల్ మోడ్ మరియు కాంటెక్స్ట్ స్విచ్ టైమ్లో గడిపిన సమయం అవుతుంది అలాగే కెర్నల్ మోడ్లో గడిపిన సమయం చెత్త సందర్భం లో సెకను క్రమం కావచ్చు ఎందుకంటే సాధారణంగా కాంటెక్స్ట్ స్విచ్ సమయం ఒక సెకనుగా సెట్ చేయబడుతుంది మరియు కెర్నల్ రొటీన్ సెకను వరకు నడుస్తుంది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని నిరోధించబడితే ఒక సెకనుకు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అది దాని గడువును కోల్పోతుంది ఎందుకంటే సాధారణ గడువులు వందల మైక్రోసెకన్లు ఉంటుంది విషయాన్ని మరింత దిగజార్చడానికి వినియోగదారు ప్రోగ్రామ్ కూడా కెర్నల్ మోడ్లో అమలు చేయవచ్చు వినియోగదారు ప్రోగ్రామ్ సిస్టమ్ కాల్ చేసినప్పుడు అది కెర్నల్ మోడ్లో నడుస్తుంది సాఫ్ట్వేర్ అంతరాయాన్ని సృష్టిస్తుంది మరియు మోడ్ను కెర్నల్ మోడ్కు మారుస్తుంది అందువల్ల వినియోగదారు ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు మరియు సిస్టమ్ కాల్ చేసినప్పుడు కూడా ఇది ప్రీమిటబుల్ కానిదిగా మారుతుంది అసలు యునిక్స్ డెవలపర్లు సమర్థవంతమైన ఆపరేటింగ్ సిస్టమ్ను కోరుకున్నారు మరియు రియల్ టైమ్ మరియు మల్టీ ప్రాసెసర్ అనువర్తనాల్లో యునిక్స్ వాడకాన్ని వారు ఊహించలేదు రెండవ సమస్య డైనమిక్ ప్రాధాన్యత స్థాయిలు మరియు మేము యునిక్స్ షెడ్యూలర్ను పరిశీలిస్తే అది బహుళస్థాయి ఫీడ్బ్యాక్ క్యూను ఉపయోగిస్తుంది ఇది పనులను అనేక ప్రాధాన్యత శ్రేణులుగా విభజిస్తుంది మరియు ప్రతి శ్రేణికి ఇది ప్రత్యేక క్యూను నిర్వహిస్తుంది విభిన్న ప్రాధాన్యత శ్రేణులు వినియోగదారు స్థాయిలు గా ఉంటాయి N వినియోగదారు స్థాయిలు లేదా 256 వినియోగదారు స్థాయిలు ఉన్నాయి ఆపై వినియోగదారు ప్రక్రియల కంటే కెర్నల్ ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది వినియోగదారు ప్రక్రియలు నిజంగా కెర్నల్ స్థాయికి మారలేవు మరియు అనేక ఇతర ప్రాధాన్యత బ్యాండ్లు ఉన్నాయి అనగా ఫైల్స్ బఫర్ డిస్క్ IO మరియు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో స్వాపెర్ కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది సిస్టమ్ అప్రమేయంగా ఒక సెకండ్ టైమ్ స్లైస్ని ఉపయోగిస్తుంది మరియు యూజర్ టాస్క్ వారు టైమ్ స్లైస్ని పూర్తి చేసిన తర్వాత వారి ప్రాధాన్యతలు తిరిగి లెక్కించ బడతాయి సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్లో యునిక్స్ టాస్క్ యొక్క ప్రాధాన్యత దాని jth టైమ్ స్లైస్లో దాని బేస్ ప్రాధాన్యతతో లెక్కించబడుతుంది ఇది మంచి విలువ CPU వినియోగ సమయం మరియు దాని CPU వినియోగ సమయం యొక్క చరిత్ర పునరావృత సంబంధం యొక్క రూపాల్లో ఇవ్వబడుతుంది J వద్ద CPU వినియోగించే సమయం లోని వినియోగంలో సగం CPU యొక్క వినియోగం లో 50 వెయిటేజ్ మునుపటి టైమ్ స్లైస్లో ఎంత జరిగిందో మరియు మిగిలిన సగం CPU యొక్క చరిత్ర కి ఒక క్షణం ముందు ఉపయోగించినది ప్రాధాన్యత వినియోగ సమయం స్లైస్ యొక్క jth ఇన్స్టంట్ వద్ద Ti టాస్క్ యొక్క ప్రాధాన్యత అనేది CPU వినియోగం కోసం రేఖాగణితంగా తగ్గుతున్న బరువులతో Ti చే CPU వాడకం యొక్క చరిత్ర మరియు అనేదిjth ఉదాహరణలో CPU వినియోగం అనేది వేర్వేరు పనులను ప్రాధాన్యతా బ్యాండ్లుగా వేరు చేయడానికి ఉపయోగించే విలువ మరియు ప్రోగ్రామర్ చేత సెట్ చేయబడుతుంది మరియు nice పేరు ద్వారా సూచించినట్లుగా ప్రోగ్రామర్ ఈ పనుల యొక్క ప్రాధాన్యతను మాత్రమే తగ్గించగలడు ప్రాధాన్యతను పెంచలేడు అనే పదాన్ని పునరావృత రూపంలో ఇవ్వబడింది అనగా వెయిటేజీలో సగం యొక్క ఉదాహరణ మరియు అంతకు ముందు CPU వాడకం చరిత్రకు ఇవ్వబడింది మరియు సగం వెయిటేజ్ చివరిసారి పొందిన స్లైస్ నుండి వచ్చింది మరియు ఇది CPU ని ఎంత ఉపయోగించింది మేము ఈ పునరావృతాన్ని విప్పుకుంటే వేర్వేరు సమయ సందర్భాల్లో వినియోగానికి రేఖాగణితంగా తగ్గుతున్న బరువును మేము చూస్తాము చివరిసారి ఉదాహరణ 50 ఇవ్వబడింది దీనికి ముందు సమయం 25 125 మరియు అందువల్ల ఇది గత CPU వినియోగ చరిత్రకు రేఖాగణితంగా తగ్గించబడిన వెయిటేజ్ అయితే అది ఎందుకు అలా చేయాలో ఆశ్చర్యపోవచ్చు ఇక్కడ చర్చ ప్రాథమిక ప్రాధాన్యతల గురించి అభివృద్ధి చేసిన మొత్తం ప్రాధాన్యతా బ్యాండ్ వేర్వేరు ప్రాధాన్యతా బ్యాండ్ల స్వాపర్ బ్లాక్ IO ఫైల్ మానిప్యులేషన్ ఒక character IO కెర్నల్ ప్రాసెస్ మరియు వినియోగదారు ప్రక్రియలు గా విభజించబడినది ఈ వినియోగదారు ప్రక్రియలు ఇతర ప్రాధాన్యత స్థాయిలకు మారలేవు మరియు ఒక నిర్దిష్ట ప్రాధాన్యత స్థాయిలో ఉన్న పని దాని బ్యాండ్ను దాటదు IO ఒక ప్రతిబంధకం గా ఉంటుంది అనేది ఒక ప్రధానమైన ఆలోచన CPU అధిక వేగంతో పనిచేస్తుంది మరియు ఒక పని దాని IO చేయవలసి వస్తే దాని ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి లేకపోతే ప్రతిస్పందన సమయం తక్కువగా ఉంటుంది IO ఛానెల్లను వీలైనంత బిజీగా ఉంచాలి ఒక పని IO దశలో చేస్తుంటే దాని ప్రాధాన్యత మెరుగుపరచబడాలి మరియు అందువల్ల అన్ని IO అభ్యర్థనలు లేవనెత్తుతాయి మరియు IO ఛానెల్ బిజీగా ఉంచబడుతుంది అందువల్ల I O బౌండ్ పనులకుIO bound tasks ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది అయితే CPU బౌండ్ టాస్క్ల కోసం ప్రాధాన్యత గణన సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది సగటు నిర్గమాంశను పెంచడానికి IO ఇంటెన్సివ్ పనుల యొక్క ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉంది మరియు అందువల్ల మునుపటి సందర్భంలో CPU యొక్క వినియోగం లెక్కించబడుతుంది వినియోగం తక్కువగా ఉంటే అది IO చేస్తున్నట్లు సూచిస్తుంది మరియు అందువల్ల పని యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది యునిక్స్లో తక్కువ విలువ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది మరియు అందువల్ల వినియోగం తక్కువగా ఉంటుంది మరియు ప్రాధాన్యత పెరుగుతుంది IO బౌండ్ ప్రక్రియలు అత్యధిక ప్రాధాన్యతలను ఆకర్షిస్తాయి కాని మనం అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ను నిజ సమయ పరిస్థితిలో ఉపయోగించటానికి ప్రయత్నిస్తే మరియు క్లిష్టమైన పని CPU ని ఉపయోగించి దాని ప్రాసెసింగ్ను భారీగా చేస్తుంటే దాని ప్రాధాన్యత తగ్గుతూనే ఉంటుంది అది దాని గడువును కోల్పోవచ్చు కష్టమైన రియల్ టైమ్ అనువర్తనాల్లో ఇది ఆమోదయోగ్యం కాదు ఈ విధంగా మనం యునిక్స్ యొక్క రెండు ప్రధాన సమస్యలను అనగా ప్రీమిటబుల్ కాని కెర్నల్ మరియు డైనమిక్ ప్రాధాన్యత స్థాయిలు గురించి చర్చించాము కాబట్టి యునిక్స్ దాని డైనమిక్ ప్రాధాన్యతా స్థాయిని మరియు దాని ప్రీమిటబుల్ కాని కెర్నల్ను మృదువైన రియల్ టైమ్ అనువర్తనాల్లో మాత్రమే ఉపయోగించగలదు మరియు దీని గడువు మిల్లీ లేదా మైక్రోసెకన్ల క్రమం అయిన కష్టమైన రియల్ టైమ్ అనువర్తనాలకు ఇది సరిపోదు యునిక్స్ 5 యొక్క ప్రధాన లోపాలు సెకన్ల క్రమం యొక్క టాస్క్ ప్రీమిప్షన్ సమయం ప్రాధాన్యతలను డైనమిక్ రీకంప్యూటేషన్ మరియు రిసోర్స్ షేరింగ్ ప్రోటోకాల్స్ మద్దతు ఇవ్వవు ఇతర లోపాలు అసమర్థమైన అంతరాయ ప్రాసెసింగ్ పరికరం ఇంటర్ఫేసింగ్ యొక్క అసంతృప్తికరమైన మద్దతు మనం కొత్త సెన్సార్ను కలుపుకోవాలనుకుంటున్నాము లేదా పరికరాన్ని యాక్చువేట్ చేయాలనుకుంటున్నాము ఆపై మనం ఆపరేటింగ్ సిస్టమ్ను తిరిగి కంపైల్ చేయాలి అన్ని పనులను ఆపివేయాలి సిస్టమ్ను మూసివేయాలి ఇది ఆమోదయోగ్యం కాదు భద్రత క్లిష్టమైన హార్డ్ రియల్ టైమ్ పరిస్థితి సిస్టమ్ పనిచేసేటప్పుడు దీన్ని చేయగలగాలి యునిక్స్ 5 యొక్క ప్రధాన లోపాలు ఏమిటంటే మనం దీన్ని రియల్ టైమ్ అనువర్తనాల కోసం ఉపయోగించాలనుకుంటే టైమర్లకు రియల్ టైమ్ ఫైల్ సపోర్ట్ లేకపోవడం మరియు మద్దతు సంతృప్తికరంగా ఉండదు మేము ఈ కోర్సును ముగించే ముందు చివరి సమస్య POSIX పోసిక్స్ యొక్క మూలాన్ని గమనించినప్పుడు యునిక్స్ AT T చే అభివృద్ధి చేయబడినందున తలెత్తవలసి వచ్చింది మరియు AT T చాలా మంది గ్రహీతలకు ఉచితంగా ఇచ్చింది యునిక్స్ కోడ్ AT T చేత అవసరమైన వారికి పంపిణీ చేయబడింది మరియు వివిధ మార్గాల్లో విస్తరించారు ఎందుకంటే అప్పటికి AT T ఒక టెలికాం సంస్థ మరియు ఆ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి లేదు దీన్ని అందుకున్న వారు AIX లోకి IBM HP UX లోకి హెచ్పి Solarisis లోకి Sun Ultrix లోకి Digital Corporation మరియు జాబితా కొనసాగుతుంది అందువల్ల యునిక్స్ కోడ్ AT T వద్ద అభివృద్ధి చేయబడినప్పటికీ దీనిని వివిధ విక్రేతలు వివిధ మార్గాల్లో విస్తరించారు మరియు అందువల్ల యునిక్స్ కోడ్ అననుకూలంగా మారింది ఒక అనువర్తనాన్ని అమలు చేస్తున్నప్పుడు మరియు ఒక ప్లాట్ఫారమ్లో అనువర్తనాన్ని వ్రాసేటప్పుడు అది మరొక ప్లాట్ఫారమ్లో అమలు చేయదు ఎందుకంటే విభిన్న యునిక్స్ వేర్వేరు సేవలను అందించడంతో వాక్యనిర్మాణం మరియు సేవా అర్థాలు భిన్నంగా ఉన్నాయి అందువల్ల ఒక సంస్కరణలో కోడ్ను అభివృద్ధి చేస్తే అది మరొక సంస్కరణలో పనిచేయదు సోర్స్ కోడ్ స్థాయిలో కోడ్ను అనుకూలంగా చేయడానికి POSIX ప్రయత్నించబడింది మరియు ఇది పోర్టబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ను సూచిస్తుంది IX గురించి ఆశ్చర్యపోవచ్చు ఇది యునిక్స్ ప్రమాణాల వలె కనిపించేలా పోర్టబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన POS కు ప్రత్యయం ఇది చాలా ప్రాచుర్యం పొందినప్పుడు యునిక్స్ కాని ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పోసిక్స్తో అనుకూలంగా మారింది అందువల్ల పోసిక్స్ భారీ విజయాన్ని సాధించింది POSIX యొక్క ప్రధాన ఆందోళన అనువర్తనాల పోర్టబిలిటీ అనగా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వ్రాయబడింది ఇప్పుడు POSIX విస్తృతంగా ఆమోదించబడింది యునిక్స్ కాని ఆపరేటింగ్ సిస్టమ్లు కూడా POSIX ప్రమాణాన్ని ఉపయోగిస్తాయి POSIX అంతర్జాతీయ ప్రమాణంగా అంగీకరించబడింది IEEE P1003 మరియు ISO ప్రామాణిక 9945 మొదలైనవి POSIX ను ఒక ప్రమాణంగా గుర్తించాయి ప్రామాణిక పత్రం అయిన POSIX ను చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ కాల్స్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్కు ఇంటర్ఫేస్లు ఎలా ఉండాలి మరియు కాల్లు చేసిన తర్వాత ఏమి జరగాలి అని మాత్రమే ఇది నిర్వచిస్తుందని వారు కనుగొంటారు దానిని కాల్ యొక్క సెమాంటిక్స్ అంటారు ఆపరేటింగ్ సిస్టమ్ కాల్స్ అమలు చేయాల్సిన విధానం గురించి ఇది తెలియజేయదు ఇది తీసుకోవలసిన పారామితులు కాల్ల పేరు మరియు అది సాధించాల్సిన వాటి గురించి మాత్రమే తెలియజేస్తుంది కానీ అది ఖచ్చితంగా వ్రాయవలసిన మార్గం గురించి తెలియజేయదు పత్రాల యొక్క అనేక వాల్యూమ్లు ఉన్నాయి ఒకటి POSIX 1 ఇది సిస్టమ్ ఇంటర్ఫేస్తో వ్యవహరిస్తుంది ఇది సిస్టమ్ నిత్యకృత్యాలు మరియు వాటి పారామితుల గురించి మరియు సెమాంటిక్స్ గురించి POSIX 2 షెల్స్ మరియు యుటిలిటీలతో వ్యవహరిస్తుంది POSIX 3 ఆపరేటింగ్ సిస్టమ్ POSIX కంప్లైంట్ కాదా అని పరీక్షించే పద్ధతితో మరియు నాల్గవ పత్రం POSIX 4 రియల్ టైమ్ ఎక్స్టెన్షన్స్ POSIX RT తో వ్యవహరిస్తుంది కింది ఇవ్వబడినది నిజ సమయ POSIX గురించి కొన్ని లక్షణాలకు మద్దతు ఇవ్వడానికి దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం అప్పుడు మాత్రమే ఇది RT POSIX కంప్లైంట్ అవుతుంది మొదటిది ప్రీమిటివ్ ప్రియారిటీ బేస్డ్ షెడ్యూలింగ్ మరియు ఇది కొన్ని పనితీరు కొలమానాలను నిర్వచిస్తుంది అనగా ఆపరేటింగ్ సిస్టమ్ వివిధ సిస్టమ్ కాల్స్ కోసం అమలు సమయానికి కట్టుబడి ఉన్న చెత్త కేసు ను సంతృప్తి పరచాలి దీనికి స్టాటిక్ ప్రాధాన్యతలకు మద్దతు అవసరం మరియు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ స్టాటిక్ ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వలేదని మేము చూశాము కానీ ఇప్పుడు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా స్టాటిక్ ప్రాధాన్యతలకు మద్దతు ఇస్తున్నాయి దీనికి కనీసం 32 ప్రాధాన్యత స్థాయిలు మద్దతు ఇవ్వాలి సంపూర్ణ మరియు సాపేక్ష టైమర్లకు మద్దతు ఇవ్వాలి మరియు అధిక ఖచ్చితత్వ టైమర్లను అందించడానికి నానోస్లీప్ ఫంక్షన్ ఉండాలి వర్చువల్ మెమరీ లో ఒక పేజీని లాక్ చేయడం మొత్తం చిరునామా స్థలాన్ని లాక్ చేయడం మరియు ఒక పేజీని అన్లాక్ చేయాల్సిన మరియు అన్నింటికీ మద్దతు ఇవ్వాలి ముందుగా కేటాయించిన మరియు పరస్పర ఫైళ్ళకు మద్దతు ఇవ్వడానికి మల్టీ థ్రెడింగ్ మరియు రియల్ టైమ్ ఫైల్ సిస్టమ్కు మద్దతు ఇవ్వాలి సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్లను రియల్ టైమ్ అనువర్తనాల్లో ఉపయోగించడంలో గతంలో మనం కొన్ని సమస్యలను చూశాము మనం యునిక్స్ వైపు కూడా చూశాము మరియు యునిక్స్ను ను రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉపయోగిస్తే సంభవించే సమస్యలను చూశాము అప్పుడు మనంఅన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తప్పక మద్దతిచ్చే POSIX రియల్ టైమ్ ప్రమాణాన్ని చూశాము మనం ఈ ప్రమాణం యొక్క ప్రధాన అవసరాలను పరిశీలించాము మరియు అవసరాలలో ఒకటి స్టాటిక్ ప్రియారిటీ లెవల్స్ 32 ప్రాధాన్యతా స్థాయిలు షెడ్యూలర్ ప్రీమిటబుల్ ప్రియారిటీ బేస్డ్ షెడ్యూలింగ్ ఉపయోగించి అమలు చేయాలి మనం దాదాపు కోర్సు చివరిలో ఉన్నాము కోర్సు పూర్తయ్యే ముందు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు క్రింద ఇవ్వబడినవి పనులు వనరులను పంచుకున్నప్పుడు తలెత్తే కీలకమైన సమస్య మరియు వనరుల భాగస్వామ్యానికి మనకు తగిన మద్దతు లేకపోవడం ప్రాధాన్యత విలోమ సమస్యను సృష్టిస్తుంది అప్పుడు మొదటి ప్రశ్న ఏమిటంటే ప్రాధాన్యత విలోమ సమస్య ద్వారా ఏమి అర్థం అవుతుంది అది ఎలా తలెత్తుతుంది మరియు ఈ సమస్యకు పరిష్కారాలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి అంటే ప్రాధాన్యత విలోమం అపరిమిత ప్రాధాన్యత విలోమం మరియు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి తరువాతి ప్రశ్న ఏమిటంటే అనేక పనులు క్లిష్టమైన వనరుల సమితిని పంచుకున్నప్పుడు ప్రాధాన్యత విలోమాలను అన్నింటినీ నివారించడం సాధ్యమేనా మరియు ఏదైనా ప్రోటోకాల్ ఏదైనా వనరుల భాగస్వామ్యం ఉపయోగించి వనరులను పంచుకునే పనులు మనకు ఉన్నప్పుడు ప్రాధాన్యత విలోమ సున్నాగా చేయగలమా ప్రోటోకాల్ ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ కావచ్చు అత్యధిక లాకర్ కావచ్చు లేదా సాధారణ వారసత్వ ఆధారిత ప్రోటోకాల్ కావచ్చు ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును కలిగి ఉంటే అప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉండాలి మరియు అందువల్ల కనీసం ఒక ప్రాధాన్యత విలోమం జరగాలి అందువల్ల మనం ఉపయోగించే వనరుల భాగస్వామ్య ప్రోటోకాల్ ఏమైనప్పటికీ ప్రాధాన్యత విలోమాలను అన్నింటినీ నివారించడం సాధ్యం కాదు మూడవ ప్రశ్న ఒక నిర్దిష్ట ప్రశ్న ప్రాధాన్యత వారసత్వ పథకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ కావచ్చు మరియు వారసత్వ సంబంధిత విలోమానికి ఉదాహరణ ఇస్తున్నప్పుడు వారసత్వ సంబంధిత విలోమం అంటే ఏమిటి ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ను ఉపయోగించి నిజ సమయ పనుల సమితి కొన్ని క్లిష్టమైన వనరులను పంచుకున్నప్పుడు అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని ఎటువంటి విలోమాలకు గురికాదని నిజమేనా సమాధానం తప్పు అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని విలోమాలకు గురికాదని చెప్పబడితే అది నిజం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ఇప్పటికే వనరును కలిగి ఉన్నప్పుడు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని ప్రారంభించబడినప్పుడు అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని విలోమానికి గురవుతుంది దీనితో ఈ కోర్సు ముగుస్తుంది మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలించాము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుందో మనం చూశాము మరియు రియల్ టైమ్ టాస్కింగ్ షెడ్యూల్ను రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నిర్వహించాల్సిన కేంద్ర సమస్యగా మనం భావించాము మరియు ముఖ్యమైన టాస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథంలను చర్చించాము పనులను ప్రాసెసర్లో షెడ్యూల్ చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి మనం ఒక విశ్లేషణను చూశాము వనరుల భాగస్వామ్య సమస్యలను చూశాము ఆపై మనం మల్టీప్రాసెసర్ షెడ్యూలింగ్ను చూశాము చివరకు మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మద్దతు ఇవ్వవలసిన కొన్ని సమస్యలను చూస్తున్నాము సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్ దీనికి మద్దతు లేదు అది ఎందుకు అని మనం పరిశోధించాము ఆపై మనం దాని కోసం కొన్ని పరిష్కారాలను వివరించాము లేదా అందించాము అన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వీటిని అనుసరిస్తున్నాయి